మునుపటి యూనిట్ ఇంస్ట్రక్షనల్ కంపోనెంట్స్ బోధనా భాగాల యొక్క కొనసాగింపు అయిన మాడ్యూల్ 3 యూనిట్ 7 కు శుభాకాంక్షలు మరియు స్వాగతం బోధనా భాగాలు బోధన యొక్క అంశాలు ఇవి ఉపాధ్యాయుడు ఇష్టపడే విధంగా మిళితం చేయబడతాయి మరియు పరిశీలనలో ఉన్న నిర్దిష్ట అంశంపై లేదా అతను బోధించే కోర్సు ఫలితాన్ని బట్టి కూడా ఉంటాయి ఇతర పరిస్థితుల కారకాలపై ఆధారపడి ఉపాధ్యాయుడు ఈ బోధనా భాగాలను అతను ఇష్టపడే విధంగా మిళితం చేస్తాడు లేదా క్రమం చేస్తాడు మునుపటి యూనిట్లో మేము చాలా ముఖ్యమైన 'గోల్స్ ' అని భావించిన బోధనా భాగాలను చూశాము ఇవి మనము చూసిన రెండు బోధనా భాగాలు ఈ యూనిట్లో మనము బోధనా భాగాలను పరిశీలిస్తాము గ్రాఫిక్ ఆర్గనైజర్లు మునుపటి యూనిట్లో మనము సుమారు 19 భాగాల జాబితాను తయారు చేసాము అది సంపూర్ణంగా లేదు ఒకరి స్వంత బోధనా భాగాన్ని వారే సృష్టించుకోవచ్చు ఈ మూడింటిని చూద్దాం ఇది గణనీయమైన తేడాను కలిగిస్తుంది మనం వీటిని ఎందుకు తీసుకుంటున్నాము విద్యార్ధి తాను సంపాదించడానికి ప్రయత్నిస్తున్న జ్ఞానంతో నిమగ్నమయ్యాడు ఇది తరగతి గదిలో నిష్క్రియాత్మకంగా వినడానికి మించినది గ్రాఫిక్ ఆర్గనైజర్లు మాత్రమే కావచ్చు లేదా కంటెంట్ ఒకే ఒక్క భావన కావచ్చు ఇది ఒక విధానం కావచ్చు నేను అది ఎలా చేయాలి మనము ఇక్కడ 'కంటెంట్' అనే పదాన్ని చాలా సాధారణ పద్ధతిలో అర్థం చేసుకుంటున్నాము గ్రాఫిక్ నిర్వాహకులు విద్యార్థులకు ఆలోచనలను నిర్వహించడానికి ఆలోచనల మధ్య సంబంధాలను చూడటానికి మరియు సమాచారాన్ని నిలుపుకోవటానికి సహాయపడతారు బోధనలో మన ప్రాధమిక ఉద్దేశ్యం ఏమిటంటే మీరు బోధించే విషయాలను మన విద్యార్థులు అర్థం చేసుకోవడమే కాదు వారు ఆ జ్ఞానాన్ని నిలుపుకోవాలని మనము కోరుకుంటున్నాము మీరు ఉపయోగిస్తున్న గ్రాఫిక్ సాధనాల రకాన్ని బట్టి అవి సమాచారాన్ని నిలుపుకోవడాన్ని గణనీయంగా సులభతరం చేస్తాయి ఏదైనా బోధన యొక్క ప్రాధమిక లక్ష్యం అది రిలేషనల్ సమాచారాన్ని చూపించడంలో గ్రాఫిక్ నిర్వాహకులు ఉత్తమమైనవి ఒకటి మరొకదానికి ఎలా సంబంధం కలిగి ఉంటుంది ఈ విసువల్ ప్రాతినిధ్యం అన్ని విభాగాలలో ఉపయోగించబడుతుంది మరియు వాటి అనువర్తనంలో చాలా సరళమైనది ఇంతకు ముందు చెప్పినట్లుగా ఒకరు స్కెచ్ చేయవచ్చు లేదా గ్రాఫిక్ ప్రాతినిధ్యాలను సృష్టించడానికి కంప్యూటర్ ఆధారిత సాధనాన్ని ఉపయోగించవచ్చు ఈ గ్రాఫిక్ ప్రాతినిధ్యాలను ఉపాధ్యాయులు తరగతి గదిలో సమాచారాన్ని ప్రదర్శించడానికి ఒక సాధనంగా ఉపయోగించవచ్చు ఇది స్లైడ్ల సమితిలో కూడా ఒక భాగం కావచ్చు ఎందుకంటే ఆన్లైన్ కోర్సులో కూడా దీనిని ప్రదర్శించవచ్చని మనము చూస్తాము పూర్తిగా క్రొత్త గ్రాఫిక్ ప్రాతినిధ్యాన్ని సృష్టించడం లేదా పాక్షికంగా సృష్టించిన గ్రాఫిక్ ప్రాతినిధ్యాన్ని పూర్తి చేయడం ద్వారా వాటిని విద్యార్థులు ఒక కార్యాచరణగా ఉపయోగించవచ్చు ఒక ఉపాధ్యాయుడు వాస్తవానికి అసంపూర్ణమైనదాన్ని ఇవ్వగలడు మరియు విద్యార్థులను పూర్తి చేయమని కోరవచ్చు అంటే ఒక విద్యార్థి ఒక కార్యాచరణలో పాల్గొంటున్నాడు విద్యార్థులు దీనిని రచనను ప్లాన్ చేసే సాధనంగా కూడా ఉపయోగించవచ్చు అనగా మీరు నిర్వహించాలనుకుంటే లేదా మీరు ఒక నివేదిక లేదా వ్యాసాన్ని రాయవలసి వస్తే గ్రాఫిక్ పద్ధతిలో ప్రణాళిక చేయవచ్చు చాలా మంది వ్యక్తుల మధ్య సమస్యలను చర్చించడానికి కూడా కొన్ని రేఖాచిత్ర ప్రాతినిధ్యం ఉపయోగించబడుతుంది గ్రాఫిక్ నిర్వాహకులు ఎలా ఉపయోగించబడతారు అనేది లక్ష్యం మీద ఆధారపడి ఉంటుంది మీరు చర్చిస్తున్నారా లేదా మీ అవగాహనను ఇతరులకు చూపించాలనుకుంటున్నారా లేదా పరిశీలనలో ఉన్న ఆలోచనల మధ్య సంబంధాలను ప్రదర్శించాలనుకుంటున్నారా కాబట్టి ఇది లక్ష్యం మీద ఆధారపడి ఉంటుంది విద్యార్థులకు దానిపై తక్కువ వచనంతో రేఖాచిత్రం ఇవ్వడం బాగా పనిచేస్తుంది ఆపై వారు విషయం గురించి తెలుసుకున్నప్పుడు వివరాలను జోడించమని అడగండి ఒక ఉపాధ్యాయుడు గ్రాఫిక్ నిర్వాహకుల కోసం ప్రామాణిక టెంప్లేట్లను రూపొందించవచ్చు లేదా ఉపయోగించుకోవచ్చు ఉన్నాయి మీరు దీన్ని విద్యార్థులతో పంచుకోవచ్చు మరియు విద్యార్థులు వాటిని నిజంగా ఉపయోగించవచ్చు ఉదాహరణకు ఒకరు Google docs ఉపయోగించవచ్చు మరియు ఇది పాల్గొనే వారందరికీ ప్రసారం చేయవచ్చు మరియు ఉపాధ్యాయుడు తరగతిలో ఉన్నప్పుడు వారు దానిపై పనిచేయడం ప్రారంభించవచ్చు గ్రాఫిక్ నిర్వాహకుల గరిష్ట ప్రభావం కోసం విద్యార్థి తమ సొంత గ్రాఫిక్లను పట్టికలు గ్రాఫ్లు లేదా పై చార్ట్ గ్రాఫిక్ నిర్వాహకుల కోసం ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ సాధనం అదేవిధంగా మీకు మైండ్ మ్యాప్ల కోసం ఒక సాధనం ఉంది కొన్ని సాధారణ గ్రాఫిక్ నిర్వాహకులను చూద్దాం ఇక్కడ ఇది చాలా రంగుతో నిండి ఉంది ఇక్కడ ఉన్నదంతా ఒక ముఖ్యమైన ఆలోచన ఉంది మరియు దానిలో భాగంగా దానితో సంబంధం ఉన్న అనేక ఆలోచనలు ఉన్నాయి ఈ పెట్టెలో ఒక ముఖ్యమైన ఆలోచనను వచనంగా వ్రాయవచ్చు కాబట్టి ఒక్కొక్కటిలో ఒక ఆలోచన రాయవచ్చు లేదా ఆ పైన మీరు కూడా ఒక రకమైన ఇండెంట్ పద్ధతిలో క్రమానుగతంగా వ్రాయవచ్చు మరియు ఏదైనా అంశాన్ని ఈ విధంగా వివరించవచ్చు ఇది వచనమే అయినప్పటికీ కేవలం ఇండెంటేషన్ ద్వారా మీరు సమాచారాన్ని గ్రాఫికల్గా నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించిన అనేక ఆలోచనలు ఉన్నాయి అప్పుడు మనం వెన్ రేఖాచిత్రం అని పిలుస్తాము మీ అందరికీ ఇది తెలిసిందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను ప్రతి సర్కిల్ ఒక భావనను సూచిస్తుంది మరియు రెండు సర్కిల్ల మధ్య కొంత ఓవెర్ల్యాప్ ఉంటుంది వెన్ రేఖాచిత్రాన్ని ఉపయోగించడం ద్వారా ఏది మరియు ఏది కాదు అనేదాన్ని పోల్చడానికి మరియు ప్రయత్నించడానికి ఇది నిజంగా ఉపయోగించబడుతుంది సరళమైన ప్రయోగాన్ని సూచించడానికి మరొక మార్గం ఉంది 1 2 3 4 మొదలైనవి మీరు ప్రయోగశాలలో ఏదో చేస్తున్నప్పుడు ఇక్కడ మీరు చెప్పే దశలు ఏమిటో మీరు చెబుతారు అప్పుడు నేను చూడబోయే ఫలితాలు ఏమిటి నేను ఫలితాలను కొలుస్తాను మరియు నేను ఈ ఫలితాలను వేర్వేరు వర్గాలుగా వ్రాస్తాను వర్గీకరిస్తాను అప్పుడు ప్రతి వర్గానికి నేను ఒక నిర్ణయానికి వస్తాను ఇలా చెప్పడం ద్వారా నేను నా ముగింపును ఇలా వ్రాస్తున్నాను కాబట్టి ఇది ఒక ప్రయోగం ఎలా చేయవచ్చో సూచించే ఒక గ్రాఫిక్ మార్గం మరొకటి ఫిష్బోన్ రేఖాచిత్రం ను కనుగొనగలుగుతారు ఉదాహరణకి సమస్య ఏమిటంటే ఒక వెబ్సైట్ డౌన్ అయ్యింది ఒకటి సర్వర్కు కనెక్ట్ కాలేదు ఇది ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కారణాల వల్ల కావచ్చు నేను అన్ని కారణాలను జాబితా చేయవచ్చా వెబ్సైట్ సృష్టి మరియు దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ గురించి నాకు తెలిసి ఉంటే నేను దీన్ని కనుగొనగలుగుతాను కొన్నిసార్లు వ్యక్తుల సమూహాలు చర్చించి మూల కారణాలను గుర్తించగలవు ఇది చాలా ప్రభావవంతమైన సాధనం మీరు ప్రతి కారణాలను తీసుకోవచ్చు మరియు వివిధ ఉప కారణాలపై మరింత వివరించవచ్చు ఉదాహరణకు వెబ్సర్వర్ ఓవర్లోడ్ చేయబడింది ఇది ఎందుకు ఓవర్లోడ్ చేయబడింది కారణాలు ఏమిటి దీనిని మరింత వివరించవచ్చు వెన్ రేఖాచిత్రానికి తిరిగి వస్తే మీకు ఇక్కడ A మరియు B అనే రెండు వృత్తాలు ఉన్నాయని అనుకుందాం మరియు ఇది A యూనియన్ B అయినప్పుడు ఇప్పుడు నాకు ఇష్టమైన వాటిలో ఒకటి A ను మనం దీనిని సైన్స్ అని పిలుస్తాము మరియు B ను ఇంజనీరింగ్ అని పిలుస్తామని అనుకుందాం రెండింటి మధ్య సంబంధించినది ఏమిటి A తో ఇంటర్సెక్షన్ లేని సర్కిల్లో నేను కొంత కార్యాచరణను ఉంచవచ్చా మీరు ఇంజనీరింగ్ అని పిలవబడే సైన్స్ కార్యకలాపాలు కాని కార్యకలాపాలు ఏమిటి ఉదాహరణకు అన్ని ఇంజనీరింగ్ సైన్స్ భాగం ఇంటర్సెక్షన్ లో భాగం కావచ్చు సైన్స్లో ప్రత్యేకంగా మరియు ఇంజనీరింగ్లో భాగం కాని కొన్ని కార్యకలాపాలు ఉన్నాయి నేను మరింత విస్తరించగలను నేను మూడు వృత్తాలు కలిగి ఉంటాను ఇక్కడ మళ్ళీ సైన్స్ ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీ ఈ ఉదాహరణను కొనసాగిస్తున్నాను పరస్పర చర్యలు ఏమిటి ఎలాంటి కార్యాచరణ ఇక్కడ ముగ్గురు పాల్గొన్న ఈ సందర్భంలో ఇతర కూడళ్లలో ఇద్దరు మాత్రమే పాల్గొంటారు మీరు మరింత విస్తరించాలనుకుంటే మీరు సైన్స్ ఇంజనీరింగ్ టెక్నాలజీ మరియు ఎకనామిక్స్ అనే నాలుగు కలిగి ఉండవచ్చు కాబట్టి వెన్ రేఖాచిత్రం సమర్థవంతంగా ఉపయోగించబడుతుంది మరియు మీరు మరింత ఎక్కువగా చూడగలిగినట్లుగా సర్కిల్లను చాలా గొప్పగా మార్చడానికి జోడించవచ్చు స్పెక్ట్రం మానవుల క్రమం అదేవిధంగా స్పెక్ట్రంలో gamma కిరణాల వరకు మీకు అన్ని ఉదాహరణలు ఉన్నాయి ఇది మంచి ప్రాతినిధ్యం వాటిని ఆకర్షణీయంగా మార్చడానికి రంగులు ఉపయోగిస్తారు పరిమాణాలు మనకు తెలిసిన విషయాల ద్వారా సూచించబడతాయి అదేవిధంగా కాలక్రమేణా ఏదైనా జరిగినప్పుడు అన్ని మైలురాళ్లను వివిధ సమయాల్లో గుర్తించవచ్చు ఉదాహరణకు మీకు ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ ఉంటే నేను కాలక్రమాల గురించి మాట్లాడగలను మరియు దానిలోని మైలురాళ్లను కూడా నేను గుర్తించగలను కాబట్టి ఆ విధంగా ఒక ప్రాజెక్ట్ను ప్లాన్ చేయడానికి దీనిని ఉపయోగించవచ్చు ప్రత్యేకించి ఒక ప్రజల సమూహం దీన్ని అమలు చేయడంలో పాల్గొన్నప్పుడు వివిధ సమయాల్లో మైలురాళ్లను గుర్తించడం అనేది ఒక ప్రాజెక్ట్ను గ్రాఫికల్గా ప్రదర్శించడానికి లేదా ప్రణాళిక చేయడానికి చాలా మంచి మార్గం ఈ రకమైన విషయం కోసం మీకు ప్రాజెక్ట్ నిర్వహణ కోసం సాధనాలు అందుబాటులో ఉన్నాయి మరొక రకమైన గ్రాఫిక్ సాధనం స్టోరీబోర్డ్ స్టోరీబోర్డ్ అనేది ఇంటరాక్టివ్ మీడియా క్రమాన్ని ముందే విజువలైజ్ చేసే ఉద్దేశ్యంతో దృష్టాంతంలో ప్రదర్శించబడే ఇల్లుస్ట్రేషన్స్ లేదా ఇమేజెస్ రూపంలో గ్రాఫిక్ ఆర్గనైజర్ మీరు మీ విషయాన్ని చిత్రాల క్రమం లేదా టెక్స్ట్ యొక్క సీక్వెన్స్గా ప్రదర్శిస్తారు లేదా ఇది కంప్యూటర్ స్క్రీన్ ప్రింటౌట్ల క్రమం కావచ్చు స్టోరీబోర్డ్ ఉపయోగించబడుతుంది ఉదాహరణకు నిర్దిష్ట సాఫ్ట్వేర్ అభివృద్ధికి సంబంధించిన లక్షణాలను గుర్తించడంలో స్పెసిఫికేషన్ల దశలో సాఫ్ట్వేర్ ప్రదర్శించే స్క్రీన్లు కాగితంపై గీస్తారు వినియోగదారు అనుభవం యొక్క ముఖ్యమైన దశలను వివరించడానికి ఇతర ప్రత్యేక సాఫ్ట్వేర్లను ఉపయోగిస్తున్నారు సాఫ్ట్వేర్ అభివృద్ధిలో ఇది చాలా ఉపయోగించబడుతుంది

మైండ్ మ్యాప్స్

విద్యార్థులకు కొన్ని సంబంధాలు తప్పుగా గుర్తించబడి మనస్సు పటాన్ని సరిచేస్తే ఉపాధ్యాయుడు జోక్యం చేసుకోవచ్చు మైండ్ మ్యాప్స్ కూడా విద్యార్థులను స్పష్టంగా మించి చూడటానికి అనుమతిస్తాయి అంటే నేను చాలా హార్డ్కోర్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్తో వ్యవహరిస్తున్నాను ఆపై నేను అకస్మాత్తుగా దాన్ని పూర్తిగా భిన్నమైన దానితో లింక్ చేయగలుగుతాను ఉదాహరణకు మీరు వ్యవహరించే భావనకు స్కెచ్ పెయింటింగ్ లేదా సంగీతం లేదా హాస్యం ఎలా సంబంధం కలిగి ఉన్నాయో నేను చూడగలను మీరు ఒక రకమైన లింక్ను స్థాపించగలిగితే మీరు వాస్తవానికి చేత చేయబడింది ఎమోషనల్ ఇంటెలిజెన్స్ డొమైన్ తో సంబంధం కలిగి ఉంటుంది ఇద్దరు వ్యక్తులు లేదా ఇద్దరు వ్యక్తులు ఎలా సంబంధం కలిగి ఉన్నారో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ చూపబడుతుంది మరియు మీరు 'ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమిటి ' అని నిర్వచించడానికి ప్రయత్నిస్తారు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ యొక్క ప్రయోజనాలు ఏమిటి అటువంటి రేఖాచిత్రాల మొత్తం సమితిని గీయవచ్చు మనం చూడగలిగినట్లుగా ఇది కూడా ఆక్సాన్ రకమైనదిగా కనిపిస్తుంది ఒక విషయం ఏమిటంటే నా స్వంత భావోద్వేగాలకు నేను ఎలా స్పందిస్తాను ఇతరుల భావోద్వేగాలకు నేను ఎలా స్పందిస్తాను ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ను మెరుగుపరచడానికి ఉపయోగపడే లేదా అభివృద్ధి చేయగల సాధనాలు మరియు పద్ధతులు ఏమిటి అదేవిధంగా మీరు విస్తరిస్తూనే ఉండవచ్చు మరియు మనము ఇలాంటి అందమైన రేఖాచిత్రాన్ని సృష్టించవచ్చు మరియు దానిని మీ స్వంతం చేసుకోవచ్చు మీరు సూచించే విధానం ప్రత్యేకంగా ఉంటుంది ఉపాధ్యాయుడు రేఖాచిత్రాన్ని చూడటం ద్వారా మరియు చర్చ ద్వారా లోపాలు లేవని నిర్ధారించుకోవచ్చు అంటే మీరు మరొకదానికి సంబంధించిన విధంగా తప్పుగా గుర్తించడం లేదు ఉదాహరణకు ఉత్సాహం లేదా మంచి ఆరోగ్యాన్ని పరిగణించండి "మంచి ఆరోగ్యం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించినది" అని ఎవరైనా చెబితే ఒకరు దానిని చర్చించవచ్చు మరియు అది ఒక ముఖ్యమైన సమస్య కాదని ఒప్పించినట్లయితే నేను దానిని ఉంచగలను లేదా నేను దానిని తిరిగి చెప్పగలను మంచి ఆరోగ్యం చెడు ఆరోగ్యం కూడా నా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ను ప్రభావితం చేస్తాయని నేను చెప్పగలను కాబట్టి మైండ్ మ్యాప్ను సవరించవచ్చు అదేవిధంగా మాడ్యూల్ 2 లో మనం ఇప్పటికే చూసిన మరొక గ్రాఫిక్ ఆర్గనైజర్ - కాన్సెప్ట్ మ్యాప్ ను చూద్దాం కాన్సెప్ట్ మ్యాప్ అనేది కాన్సెప్ట్ ల మధ్య సూచించిన సంబంధాలను వర్ణించే రేఖాచిత్రం మరియు ఇది మైండ్ మ్యాప్ కంటే నిర్మాణాత్మకంగా ఉంటుంది మీరు గమనిస్తే మైండ్ మ్యాప్ ఉచిత ఫార్మాట్ కలిగి ఉంటుంది కాన్సెప్ట్ మ్యాప్ బాగా నిర్మాణాత్మకంగా ఉన్నప్పటికీ మీకు కావలసిన రీతిలో మీరు గీతలు గీయడం కొనసాగించవచ్చు మనము పరిగణించని మరింత నిర్మాణాత్మక గ్రాఫిక్ ప్రాతినిధ్యాలు ఉన్నాయి కాన్సెప్ట్ మ్యాప్ను అనేక స్థాయిలు కోర్సు స్థాయి కోర్సు ఫలిత స్థాయి మరియు సమర్థత స్థాయిలో గీయవచ్చు ఇది చాలా వివరంగా లేదా కనిష్టంగా ఉంటుంది ఇక్కడ తక్కువ సంఖ్యలో భావనలు మాత్రమే అనుసంధానించబడి ఉంటాయి విద్యార్థులు ఇప్పటికే అర్థం చేసుకున్న వాటితో సంబంధాలు ఏర్పరచుకోవడానికి విద్యార్థులను సులభతరం చేయడానికి దీనిని ఉపాధ్యాయుడు ఉపయోగించవచ్చు ఈ భావనలు మీకు బాగా తెలుసునని అనుకుందాం మరియు నేను ప్రస్తుతం ప్రదర్శించబోతున్న భావన మీకు తెలిసిన వారికి సంబంధించినది విద్యార్థికి ఇప్పటికే తెలిసిన విషయాలను నేను వివరించగలను మరియు కొత్త భావనలను విద్యార్థులు అర్థం చేసుకున్న మునుపటి భావనలతో అనుసంధానించడం ద్వారా ముందుకు తీసుకెళ్లగలను విద్యార్థులు నోట్ టేకింగ్ మార్గంగా కాన్సెప్ట్ మ్యాప్ను కూడా ఉపయోగించుకోవచ్చు నేను భావనలను సూచించే వృత్తాలు లేదా చతురస్రాలతో ఒక రేఖాచిత్రాన్ని గీయగలను మరియు కొన్ని అనుసంధాన పదబంధాలను ఉపయోగించి వాటిని కనెక్ట్ చేస్తూనే ఉంటాను ఉపాధ్యాయుడు తరగతి గదిలో సమాచారాన్ని ప్రదర్శిస్తున్నందున విద్యార్థి వైపు ఒక కాన్సెప్ట్ మ్యాప్ను నిర్మించగలడు అతని ఆమె చూసే విధానం అప్పుడు విద్యార్థి దాన్ని తోటివారి ద్వారా లేదా గురువు చేత క్రాస్ చెక్ చేసుకోవచ్చు అప్పుడు ఒక భావన క్రిందికి కొమ్మల క్రమానుగత నిర్మాణంలో లేబుల్ చేయబడిన బాణాలను ఉపయోగించి మరొకదానికి అనుసంధానించబడుతుంది ఇది నోవాక్ మరియు అతని సహచరుల కారణంగా జరిగింది మరియు 1970 ల నుండి వారు దీనిని విద్యలో Cmap సాధనంగా ప్రోత్సహిస్తున్నారు మరియు దీనిని ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది త్వరగా నేర్చుకోగల మరియు ఉపయోగించగల చాలా సులభమైన సాధనాల్లో ఒకటి ఇక్కడ చూపిన కాన్సెప్ట్ మ్యాప్ ఎలెక్ట్రోమాగ్నెటిక్స్ పై ఒక కోర్సు ఎలెక్ట్రోమాగ్నెటిక్స్ ఏమి వ్యవహరిస్తాయి అవి ప్రకృతిలో స్థిరంగా ఉండే విద్యుత్ చార్జీలతో వ్యవహరిస్తాయి అవి స్థిరమైన వేగంతో కదులుతాయి లేదా అవి వేగవంతం కావచ్చు స్టాటిక్ ఛార్జీలు విద్యుత్ క్షేత్రాలను ఉత్పత్తి చేస్తాయి దాని నుండి నేను నిర్మించగలను విద్యుత్ క్షేత్రంలో విద్యుత్ శక్తి ఫ్లక్స్ ఫ్లక్స్ సాంద్రత విద్యుత్ సంభావ్యత విద్యుత్ సంభావ్య ప్రవణత శక్తి సాంద్రత మరియు మొదలైనవి ఉంటాయి కాథోడ్ రే ట్యూబ్ ను అధ్యయనం చేయడానికి మరియు రూపొందించడానికి ఈ విద్యుత్ క్షేత్ర సూత్రాలు వర్తించబడతాయి కాన్సెప్ట్ మ్యాప్ కోర్సు రూపకల్పనకు ఒక మార్గంగా ఉపయోగించబడుతుంది చివరగా దీనిని రూపొందించిన తరువాత మీరు ఈ కోర్సును విద్యార్థులకు ఈ రూపంలో ప్రదర్శించవచ్చు దీనిని ఇలా ప్రదర్శించిన తర్వాత విద్యుదయస్కాంతంపై కోర్సు యొక్క మొత్తం దృశ్యం విద్యార్థుల మనస్సులలో గ్రాఫికల్ గా ముద్రించబడుతుంది ఒక కోర్సు యొక్క కాన్సెప్ట్ మ్యాప్ రూపకల్పన తోటివారితో చర్చించడం మరియు విద్యార్థులకు ప్రదర్శించడం కోసం ఒక శక్తివంతమైన సాధనం అని నేను భావిస్తున్నాను ఇది ఒక కోర్సును నిర్వహించడానికి సమర్థవంతమైన సాధనంగా కూడా ఉపయోగించవచ్చు మూడు భాగాలు ఉన్నాయి స్టాటిక్ ఛార్జీలు కదిలే ఛార్జీలు మరియు వేగవంతమైన ఛార్జీలు ప్రతి రకమైన విద్యుత్ ఛార్జ్ కోసం మనము రెండు లేదా మూడు కోర్సు ఫలితాలను వ్రాయవచ్చు ప్రతి ఒక్కటికి మనము మూడు వ్రాస్తే నేను తొమ్మిది కోర్సు ఫలితాలను వ్రాస్తాను వాటిని సమానంగా పంపిణీ చేయవలసిన అవసరం లేదు దయచేసి ఈ కాన్సెప్ట్ మ్యాప్లో మేము ఒక భావనను బాక్స్ లో ఉపయోగించడం లేదు అలాంటప్పుడు మ్యాప్ కేవలం నిర్వహించలేనిదిగా పెరుగుతుంది కానీ ఒక బాక్స్ లోపల ఉన్న అన్ని అంశాలు భావనలు ఒకే స్థాయిలో బహుళ భావనలను సూచించడానికి ఒక బాక్స్ ను ఉపయోగించవచ్చు మేము కొంతమంది గ్రాఫిక్ నిర్వాహకులను చూశాము కాని ఒకరు రాగలరని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను విద్యార్థి పాల్గొన్న మరొక సమస్యకు మనము వచ్చాము ప్రధానంగా నోట్ మేకింగ్ మరియు సారాంశం ఇది మీ విద్యార్థులు కనుగొనే ప్రక్రియ వారి అభ్యాసం నుండి ప్రధాన అంశాలను సంగ్రహించడం ద్వారా పెద్ద చిత్రం గాని మీరు ఒక ప్రిసిస్ చేస్తారు ఒక అంశం చివరలో మైండ్ మ్యాప్ తయారు చేసుకోండి లేదా గ్రాఫిక్ ప్రాతినిధ్యాన్ని సృష్టించండి అభ్యాసకులు చేసిన గమనికలు కాపీ చేసిన గమనికలు లేదా పుస్తకాల కంటే చాలా ప్రభావవంతంగా ఉంటాయి ఉదాహరణకు ఉపాధ్యాయుడు బోర్డులో వ్రాయవచ్చు లేదా కొంత సమాచారాన్ని ప్రొజెక్ట్ చేయవచ్చు ఒకవేళ విద్యార్థి దానిని తన ఆమె సొంత నోట్స్ లోకి వ్రాస్తే అది నోట్ మేకింగ్ కాదు విద్యార్థి అంశాన్ని అర్థం చేసుకున్న విధానం యొక్క సారాంశాన్ని వ్రాయాలి మీరు మాడ్యూల్ 1 లో గుర్తుచేసుకుంటే మేము కాగ్నిటివ్ ప్రాసెస్ ప్రక్రియ యొక్క యొక్క ఉప ప్రక్రియ నోట్ మేకింగ్ మరియు సారాంశం చాలా ప్రభావవంతంగా ఉంటాయి మరియు ఇది అన్ని సందర్భాల్లోనూ సులభంగా ఉపయోగించబడుతుంది ఉదాహరణకు ఒక బోధనా భాగం ఉంది 2 నిమిషాల కాగితం సారాంశానికి ఉదాహరణ బోధకుడు విద్యార్థులందరినీ 2 నిమిషాలు కాగితం రాయమని అడగవచ్చు విద్యార్థులు రాసిన 2 నిమిషాల పేపర్లను సేకరించడానికి మీరు Google docs ను సమర్థవంతంగా ఉపయోగించవచ్చు మరియు వాటిని సమీక్షించడం ద్వారా మీరు విద్యార్థులకు స్పష్టమైన ఫీడ్బ్యాక్ ను ఇవ్వగలుగుతారు ఒక ఉపాధ్యాయుడు తన ప్రతిపాదిత కార్యకలాపాల కోసం నోట్ మేకింగ్ మరియు సారాంశం కోసం ఒక టెంప్లేట్ను రూపొందించవచ్చు అతను ఒక సాధారణ పట్టికను లేదా ఒక రకమైన చార్ట్ను సృష్టించవచ్చు మరియు దానిని పూరించమని విద్యార్థులను కోరవచ్చు మరొకటి విజువలైజ్డ్ నోట్ మేకింగ్ ఇది విద్యార్థులను భాషను దృశ్య చిత్రాలతో అనుబంధించమని ప్రోత్సహిస్తుంది ఇది చాలా శక్తివంతమైనది ఉపాధ్యాయులు విద్యార్థులను శబ్ద గమనికలను చిత్రాలు మరియు చిహ్నాలతో క్రమం నమూనాలు లేదా సంబంధాలను చూపించేలా ప్రోత్సహించగలరు వీటన్నింటికీ మరోసారి ఈ ఆకర్షణీయమైన కార్యాచరణను సమర్థవంతంగా చేయడానికి ICT సాధనాలను ఉపయోగించవచ్చు ఈ పనులలో దేనినైనా చేయడానికి విద్యార్థులకు చాలా సమయం అవసరమైతే మీరు వాటిని తరచుగా ఉపయోగించలేరు ఈ రోజుల్లో విద్యార్థులందరికీ స్మార్ట్ఫోన్లు లేదా ల్యాప్టాప్లు ఉన్నాయని అనుకోవచ్చు మరియు ఉపాధ్యాయుడికి అవసరమైన ICT సాధనం తెలిసి ఉంటే ఈ బోధనా భాగాలను ఉపయోగించడం సాధ్యపడుతుంది మరొక బోధనా భాగం 'అక్టీవేటింగ్' ఇది క్రొత్తది కాదు పిల్లవాడు ఉన్నచోట ప్రారంభించడం చాలా కాలంగా విద్య యొక్క సిద్ధాంతం ఇది ప్రధానంగా పాఠశాల విద్యలో ఉపయోగించబడింది మీరు ఇంటర్నెట్ను పరిశీలిస్తే క్రియాశీలతకు లేదా యాక్టివేట్ చేయడానికి సంబంధించిన సాహిత్యం చాలా ఉంది కానీ అన్ని ఉదాహరణలు ఎక్కువగా పాఠశాల విద్యకు చెందినవి ఏదో ఒకవిధంగా అభ్యాసకులు పరిణితి చెందుతున్నప్పుడు ఉన్నత విద్యావ్యవస్థ బోధనకు ముందు సంబంధిత అనుభవాన్ని అందించడం ఇకపై అవసరం లేదని మరియు అది మంచిగా మారిందని అనిపిస్తుంది ఉన్నత విద్యలో ప్రస్తుతం ఉన్న బోధనా పద్ధతులకు ఈ కార్యాచరణ సమగ్రమైనది కానందున యాక్టివేట్ చేయడం ప్రస్తుతం అధ్యాపకులలో ఎక్కువమంది ఉపయోగించబడదు అభ్యాసకులు కొత్త జ్ఞానాన్ని రూపొందించడానికి ఉపయోగపడే అనుభవం ఆధారంగా మునుపటి మానసిక నమూనాలను కలిగి ఉండరు లేదా గుర్తుకు తెచ్చుకోలేరు మనము ఎల్లప్పుడూ చెప్పిన ఒక విషయం ఏమిటంటే మనము క్రొత్త జ్ఞానాన్ని తీసుకుంటాము దానిని వర్కింగ్ మెమరీ లో ప్రాసెస్ చేసి ఆపై మనకు ఇప్పటికే తెలిసిన వాటితో లింక్ చేయడానికి ప్రయత్నించండి దీన్ని ఎలా లింక్ చేయాలో మనకు ఇప్పటికే తెలుసు ఆ మేరకు మీరు ఏ విషయాలను లింక్ చేయవచ్చో మీరు కనుగొనాలి మరియు ఇది క్రియాశీలత ప్రక్రియ మీరు పూర్తిగా క్రొత్త భావనకు వెళితే విద్యార్థి చేయగలిగేది కేవలం నేర్చుకోవడం మాత్రమే గుర్తుంచుకోండి మరియు పునరుత్పత్తి చేయండి కాబట్టి క్రొత్త జ్ఞానాన్ని విద్యార్థులకు ఇప్పటికే తెలిసిన వాటితో అనుసంధానించే ప్రక్రియ ద్వారా మీరు వెళ్లాలి ఇది అభ్యాస సూత్రంగా మార్చబడింది ఇది క్రింది యూనిట్ M3U8 లో అన్వేషించబడుతుంది మెరిల్ మొదటి అభ్యాస సూత్రాలు పరిష్కరించబడతాయి సూత్రాలలో ఒకటి ముందస్తు జ్ఞానం యొక్క క్రియాశీలత ఆక్టివేషన్ సూత్రం గురించి కొంచెం ఎక్కువగా చూద్దాం అభ్యాసకులు ఇప్పటికే తెలిసిన వాటి నుండి నేర్చుకోవడం ప్రారంభించాలి ఇది ఒక సాధారణ ప్రకటన ప్రపంచంలోని ప్రస్తుత మానసిక నమూనాలపై నేర్చుకోవడం అవసరం ఇది అలా ఉన్నప్పటికీ మనము సాధారణంగా అలా చేయము మరియు ముందస్తు జ్ఞానం యొక్క క్రియాశీలత ఒక అభ్యాసకుడికి కొత్త సమాచారానికి కనెక్షన్లు ఇవ్వడానికి సహాయపడుతుంది ప్రజలు చేయబోయే పనులలో ఒకటి మనము ప్రదర్శించబోయే అంశం గురించి విద్యార్థులకు ఏమి తెలుసుకోవాలో తెలుసుకోవడానికి ఒక ప్రిటెస్ట్ లేదా క్విజ్ నిర్వహించడం కానీ ఆ రకమైన విషయం ముందస్తు జ్ఞానం యొక్క క్రియాశీలతను పూర్తిగా కలిగి ఉండదు యాక్టివేషన్ సూత్రం మెరిల్ ప్రకారం 'అభ్యాసకులు వారి ముందు జ్ఞానం మరియు నైపుణ్యం యొక్క ముందస్తు మానసిక నమూనాను కొత్త నైపుణ్యాలకు పునాదిగా యాక్టివేట్ చేసినప్పుడు అభ్యాసం ప్రోత్సహించబడుతుంది ' మీరు దీన్ని చేయకపోతే ఏమి జరుగుతుంది సొంతంగా వదిలివేసినప్పుడు అభ్యాసకులు తరచూ అనుచితమైన మానసిక నమూనాను యాక్టివేట్ చేస్తారు ఎందుకంటే మేము చెప్పినట్లుగా అభ్యాసం క్రొత్త జ్ఞానాన్ని మీకు ఇప్పటికే తెలిసిన దానితో అనుసంధానిస్తుంది మీరు దీనిలో గైడెడ్ అనుభవాన్ని పొందకపోతే మీరు దానిని తప్పు న్యూరల్ నెట్వర్క్కు కనెక్ట్ చేసే అవకాశం ఉంది తగిన మానసిక నమూనాను నిర్మించడం తరచుగా అభ్యాసకులు కొత్త సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించే లోపాలుగా చూపించే అపోహలకు దారితీస్తుంది ఇది తరచుగా జరుగుతుంది న్యూటన్స్ లాస్ అఫ్ మోషన్ యొక్క నియమాలలో కూడా ప్రజలు కొన్ని సాధారణ విషయాల గురించి కొన్ని అపోహలను ఎలా కూడబెట్టుకున్నారో మీరు ఎన్నో ఉదాహరణలు చూసారు గత సంబంధిత అనుభవాన్ని గుర్తుకు తెచ్చుకోవటానికి అభ్యాసకులను నిర్దేశించడం మరియు పరిశీలనలో ఉన్న సమస్యకు రెలెవెన్స్ కోసం ఈ సేకరణను తనిఖీ చేయడం వలన తగిన మానసిక నమూనాను యాక్టివేట్ చేసే అవకాశం ఉంది ఇది కొత్త పరస్పర సంబంధం ఉన్న నైపుణ్యాల సముపార్జనను సులభతరం చేస్తుంది యాక్టివేషన్ యొక్క ఉద్దేశ్యం మరియు యాక్టివేషన్ ప్రక్రియ గురించి చెప్పే మార్గం ఇది యాక్టీవేటింగ్ చేసే కొన్ని వ్యూహాలు రిఫ్లెక్షన్ మరియు రికార్డింగ్ వ్యూహం మూడు నిలువు వరుసలతో కాలమ్ శీర్షికలతో 'మీకు తెలిసినవి' 'మీరు తెలుసుకోవాలనుకున్నది' మరియు 'మీరు నేర్చుకున్నవి' ఉన్న ఒక సాధారణ పట్టికను సృష్టించండి కాన్సెప్ట్ మ్యాప్లను ఉపయోగించవచ్చు సమస్యను పోస్ట్ చేయవచ్చు లేదా స్కీనారియోని ఉపయోగించవచ్చు ఈ వివరణ ఆధారంగా సమర్పించిన ఆలోచన గురించి విద్యార్థులకు ఏమి తెలుసో తెలుసుకోండి డేటా సేకరించిన తర్వాత తగిన బోధనా రూపాల గురించి నిర్ణయం తీసుకోవచ్చు కాబట్టి ఇక్కడ ఒక ఇంటరాక్టివ్ ప్రక్రియ ఉంది మీరు సమస్యను ప్రదర్శిస్తారు మరియు ప్రతిస్పందించమని విద్యార్థులను అడగండి వారు ఏమి చెప్పినా మీరు బోర్డు మీద వ్రాస్తారు లేదా టైప్ చేయండి తద్వారా అది తెరపైకి వస్తుంది డేటా సేకరించిన తర్వాత తప్పు భావనలు లేదా అసంబద్ధమైన భావనలు ఉన్నాయా అని మీరు చూడవచ్చు వారు కలిసి చర్చించి సేకరించిన డేటాను మెరుగుపరచవచ్చు ఉదాహరణకు CONTACT లేదా PKTandD అని పిలువబడే కొన్ని సాఫ్ట్వేర్ సాధనాలు ఉన్నాయి లేదా ఈ క్రియాశీలతను నిర్వహించడానికి ఒక సాధారణ సాఫ్ట్వేర్ సాధనాన్ని కూడా సృష్టించవచ్చు ఒక గురువు వాటన్నింటినీ తిరిగి ఉపయోగించుకోవాలని కాదు వారు తమకు సౌకర్యవంతంగా ఉన్నదాన్ని లేదా వారి ప్రత్యేక అంశం మరియు సందర్భానికి తగినట్లుగా భావించే వాటిని ఉపయోగించవచ్చు ఎక్సర్సైజ్ ఎలా ఉపయోగించాలో మీరు ప్రతిపాదించండి మీరు ఇప్పటికే ఉపయోగించినట్లయితే మీరు దానిని రిపోర్ట్ చేయవచ్చు లేదా మీ స్వంతంగా ప్రతిపాదించవచ్చు మీరు గ్రాఫిక్ ఆర్గనైజర్ను ఎలా ఉపయోగిస్తున్నారు నోట్ మేకింగ్ మరియు సారాంశం లేదా ముందస్తు జ్ఞానం యొక్క క్రియాశీలతను మీరు ఎలా ఉపయోగిస్తున్నారు అని ఈ ప్రత్యేక email ID tale iisctagmail com లో ఎక్సర్సైజ్ యొక్క ఫలితాలను పంచుకున్నందుకు ధన్యవాదాలు తదుపరి యూనిట్లో మనము మెర్రిల్ యొక్క ఐదు మొదటి అభ్యాస సూత్రాలను పరిశీలిస్తాము ఈ అభ్యాస సూత్రాలు 'మీరు ఈ సూత్రాలను పాటిస్తే విద్యార్థులు బాగా నేర్చుకునే అవకాశం ఉంది' అని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు మీరు ఈ సూత్రాలను ఎంతవరకు ఉపయోగించారో దానిపై ఆధారపడి అభ్యాస ప్రభావం అంతవరకు ఉంటుంది మీరు ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు